కెమికల్ ఇంజనీరింగ్లో బేసిక్ ప్రిన్సిపల్స్ ు మరియు లెక్కలపై భారీ ఓపెన్ ఆన్లైన్ కోర్సుకు స్వాగతం మాడ్యూల్ 5 క్రింద మల్టీ ఫేజ్ ల సిస్టమ్ ల యొక్క బేసిక్ ప్రిన్సిపల్స్ ను మేము చర్చిస్తున్నాము నేటి ఉపన్యాసం ఒక మార్పుప్రోసెస్ పై ఉంటుంది బేసిక్ ంగా కండెన్సషన్ ప్రోసెస్ కోసం మునుపటి ఉపన్యాసంలోవెపరైజెషన్ మరియు వాటి లెక్కలు రౌల్ట్ చట్టం వంటి ఈక్విలిబ్రియం లా ను హ్యూమిడిటీ ప్రిన్సిపల్స్ ను వివరించాము మరియు అక్కడ సాచురేషన్ మరియు దాని ఆధారంగా మనం ప్రెషర్ లో ఆ డ్యూ పాయింట్ ను ఎలా కనుగొనాలో పొందాలి సంతృప్త టెంపరేచర్ లు కూడా హ్యూమిడిటీ తో కూడిన వాల్యూమ్ బహిరంగ ఆటోమాస్ఫెర్ ంలో ఆ హ్యూమిడిటీ ను ఎలా లెక్కించాలో మరియు సైకోమెట్రిక్ చార్ట్ నుండి ఎలా పొందాలో తెలుసుకోవాలి ఎలా అంచనా వేయాలి లేదా అవి హ్యూమిడిటీ తో కూడిన వాల్యూమ్ కూడా డ్యూ పాయింట్ మరియు రిలేటివ్ సాచురేషన్ అని మేము ఈ ఉపన్యాసంలో మునుపటి ఉపన్యాసంలో చర్చించిన అన్ని విషయాలు ఆ ఈక్విలిబ్రియం కండిషన్ పై మరింత పొడిగింపు బేసిక్ ంగా డార్క్ కండెన్సషన్ కోసం మరియు వెపరైజెషన్ ప్రాసెస్ మరియు ఈ సందర్భంలో ఆ పేజీ 1 ఫేజ్ నుండి మరొక ఫేజ్ కు మారుతుందని మీరు చూస్తారు కాబట్టి యొక్క ఫేజ్ కండెన్సషన్ అనేది అంశాలతో సంబంధం కలిగి ఉంటుంది ఇది మెటీరియల్ ల యొక్క వివిధ స్థితులను ఫేజ్ అని కూడా పిలుస్తారు కాబట్టి ఆ సందర్భంలో సాలిడ్ లిక్విడ్ గ్యాస్ మరియు ప్లాస్మా అన్నీ భిన్నమైనవి మరియు ఈ కండిషన్ నుండి లేదా ఈ ఫేజ్ నుండి ఇక్కడ ఉన్న మరొక ఫేజ్ గా మార్చబడతాయి సాలిడ్ లిక్విడ్ తరువాత లిక్విడ్ గా మార్చవచ్చు మరియు సాలిడ్ మెటీరియల్ ప్రోసెస్ ద్వారా దానిని గాష్గా మార్చవచ్చు లిక్విడ్ కూడా గడ్డకట్టిన తరువాత సాలిడ్ కండిషన్ గా మారుతుందని మీరు చూస్తారువెపరైజెషన్ ప్రాసెస్ మరియు గ్యాస్ తర్వాత లిక్విడ్ ాన్ని కూడా వేపర్ గా మార్చవచ్చు స్థానం తరువాత సాలిడ్ ంగా మార్చబడవచ్చు మరియు సాలిడ్ తరువాత లిక్విడ్ కండిషన్ కి మార్చవచ్చు ఈ గ్యాస్ కూడా కొన్నిసార్లు అయోనైజేషన్ప్రోసెస్ ద్వారా ప్లాస్మా కండిషన్ కి మార్చబడుతుంది కానీ అయోనైజేషన్ నుండి ఎలా కండిషన్ లేదా ప్లాస్మా స్టేట్ కండిషన్ ను రికంబినేషన్ ప్రోసెస్ ద్వారా గ్యాస్ గా మార్చవచ్చు కాబట్టి ఇక్కడ ఫేజ్ ల ట్రాన్సిషన్ ప్రోసెస్ లో తేడాలు ఇవి కాబట్టి ఫీజికల్ సాలిడ్ ీభవనం సబ్లిమేషన్వెపరైజెషన్ రికంబినేషన్ ఐనిజెషన్ అని పిలుస్తారు కాబట్టి ఇవి వేర్వేరుప్రోసెస్ లు ఈ ఉపన్యాసం ప్రధానంగా కండెన్సషన్ మరియు వెపరైజెషన్ప్రోసెస్ పై దృష్టి పెడుతుంది కాబట్టి కండెన్సషన్ అంటే ఏమిటి ఈ సాలిడ్ ీభవనాన్ని బేసిక్ ంగా గ్యాస్ ఫేజ్ నుండి లిక్విడ్ ఫేజ్ గా మార్చడం అని మేము ఇప్పటికే వివరించాము మరియు దీనిని ఇన్వెర్స్ వేపర్ అని కూడా పిలుస్తారు అది లిక్విడ్ ఫేజ్ గా మార్చడానికి వేపర్ కావచ్చు కాబట్టి దీనిని ఇన్వెర్స్ వేపర్ అని కూడా పిలుస్తారు అక్కడ లిక్విడ్ లేదా సాలిడ్ ఉపరితలంతో సంబంధంలో ఉన్నప్పుడు వాటర్ వేపర్ కండిషన్ లో లిక్విడ్ వాటర్ కి మారడం కూడా దీనిని నిర్వచించారు కాబట్టి ఇది బేసిక్ ంగా కండెన్సషన్ ప్రోసెస్ సైకోమెట్రీ ప్రిన్సిపల్స్ ను మేము వివరించాము మరియు వివిధ ఆటోమాస్ఫెర్ మరియు టెంపరేచర్ ల వద్ద ఎయిర్ హ్యూమిడిటీ లోకివెపరైజెషన్ం ద్వారా కండెన్సషన్ రేటును కొలిచే వారి సైకోమెట్రీని కూడా ప్రారంభించాము మరియు ఈ సందర్భంలో వాటర్ దాని వేపర్ కండెన్సషన్ యొక్క ప్రోడక్ట్ ని కలిగి ఉందని మీరు చూస్తారు సాలిడ్ అటువంటి ఫేజ్ మార్పిడిప్రోసెస్ ఇది డిస్టిల్లషన్ ప్రోసెస్ లో ఒక ముఖ్యమైన పార్ట్ లేదా డిస్ట్రిబ్యూషన్ కలామ్ నుండి బయటకు వచ్చే వేపర్ పార్ట్ ఇది లిక్విడ్ ఫేజ్ కు సాలిడ్ యూనిఫైడ్ అయింది మరియు మళ్ళీ అది లిక్విడ్ ఫేజ్ లో డిస్టిల్లషన్ కాలమ్కు పంపబడుతుంది మరియు ఆ లిక్విడ్ ఫేజ్ లో కొంత పార్ట్ ఉపయోగకరమైన ఉత్పత్తి కోసం ప్రాసెస్ చేయబడిన చోట యూనిఫైడ్ అవుతుంది ఇది విద్యుత్ ఉత్పత్తి వాటర్ డీశాలినేషన్ ప్రాసెస్ థర్మల్లో కూడా ముఖ్యమైనది నిర్వహణవెపరైజెషన్ప్రోసెస్ మరియు ఎయిర్ కండిషనింగ్ప్రోసెస్ కాబట్టి ఈప్రోసెస్ లన్నీ బేసిక్ ంగా ఈ కండెన్సషన్ ప్రోసెస్ తో సంబంధం కలిగి ఉంటాయి ఇప్పుడు ఆ గణనకు వెళ్ళే ముందు మీరు పార్షియల్ కండెన్సషన్ ఏమిటో తెలుసుకోవాలి ఈ లోహం పార్షియల్ గా కండెన్సర్ను వేపర్ ఫ్లో లోకి ఎందుకు మారుస్తుందో మరియు ఆ సందర్భంలో పార్షియల్ కండెన్సర్లు సాధారణంగా ఉపయోగించబడుతున్నాయి మరియు దీనికి ముందు పంపిణీ వంటి లక్షణాలు ఉంటాయి ఇది కండెన్సబుల్ వేపర్ పార్ట్శ్ ను మాత్రమే కలిగి ఉంటుంది మరియు ఇది ఇప్పటికే ఉన్న కొన్ని ఫ్లో లను కలిగి ఉంటుంది బ్యాలన్స్ లో చెప్పిన లిక్విడ్ మరియు వేపర్ ని కలిగి ఉంటుంది కాబట్టి సాలిడ్ కూలింగ్ లేదా పెరుగుతున్న ప్రెషర్ వల్ల సంభవిస్తుంది మరియు పార్షియల్ కండెన్సర్ నుండి వెలువడే లిక్విడ్ మరియు వేపర్ ఫ్లాష్ సెపరేటర్ ఉపయోగించి వేరు చేయబడతాయి కాబట్టి పార్షియల్ కండెన్సర్ నుండి వెలువడే లిక్విడ్ మరియు వేపర్ ఇక్కడ ఒక ఫ్లాష్ సెపరేటర్ ఉపయోగించి వేరు చేయబడిందని ఇక్కడ మీరు చూస్తారు మరియు ఆ సందర్భంలో అవి వేపర్ అని మీరు చూస్తారు మరియు లిక్విడ్ వస్తాయి మన ఫ్లాష్ వేపర్ యొక్క ఫ్లాష్ వేరుప్రోసెస్ ఇప్పుడు ఈ సందర్భంలో కండెన్సషన్ పై ఆ మెటీరియల్ బ్యాలన్స్ ను ఎలా చేయాలో మీరు గమనించాలి వాటర్ డ్యూ పాయింట్ మీకు తెలిస్తే పార్షియల్ ప్రెషర్ కంటే ఎక్కువ సైకోమెట్రిక్ చార్ట్ నుండి మీరు కనుగొన్నట్లు ఎలా కనుగొంటారో మేము ఇప్పటికే వివరించాము గ్యాస్ యొక్క వేపర్ ప్రెషర్ ానికి సమానం పార్ట్ లేదా ఏదైనా పద్ధతి లేదా ఏదైనా పార్ట్శ్ ు కాబట్టి ఆ సందర్భంలో గ్యాస్ లోని ఆ వాటర్ పాయింట్ మీకు తెలిస్తే మీరు గ్యాస్ లోని వాటర్ వేపర్ యొక్క పార్షియల్ ప్రెషర్ ని అంచనా వేయవచ్చు మరియు మీరు పార్షియల్ ంగా సంతృప్త గ్యాస్ ను స్థిరమైన ప్రెషర్ తో చల్లబరిచినప్పుడు కొంత వాటర్ ని కలిగి ఉన్న ఎయిర్ ని చల్లబరుస్తుంది ఆటోమాస్ఫెర్ ప్రెషర్ వద్ద వేపర్ మిక్శ్చర్ యొక్క పరిమాణం కొద్దిగా మారవచ్చని మీరు చూస్తారు కానీ గ్యాస్ మరియు వాటర్ వేపర్ యొక్క మోల్ కాన్స్టాంట్ ఆ స్థానానికి చేరుకునే వరకు స్థిరంగా ఉంటాయి కాబట్టి ఈ సమయంలో వాటర్ సాలిడ్ గా మారడం ప్రారంభమవుతుంది అంటే ఎయిర్ కంటే టెంపరేచర్ తక్కువగా ఉన్నందున డ్యూ పాయింట్ మరియు గ్యాస్ సాచురేటెడ్ అవుతాయి కాబట్టి కండెన్సషన్ పై మెటీరియల్ బ్యాలన్స్ ను చేయడానికి ముందు ఇది గుర్తుంచుకోవాలి క్రింద ఉన్న చార్ట్ను చూద్దాం ఈ కండెన్సషన్ ప్రోసెస్ కు ఉదాహరణ ఇక్కడ ఈ సందర్భంలో మీరు శీతాకాలంలో ఒక రోజులో అనుకుంటే సాయంత్రం ఆటోమాస్ఫెర్ ం 30 డిగ్రీల సెల్సియస్ మరియు 0 96 ఆటోమాస్ఫెర్ ప్రెషర్ వద్ద 80 రిలేటివ్ ప్రెషర్ ఉన్నట్లు చూడవచ్చు కానీ రాత్రి సమయంలో పరికండిషన్ మార్చబడింది ఇది శీతాకాలంలో జరుగుతోంది మరియు ఆ రాత్రి టెంపరేచర్ ఇప్పుడు 0 98 ఆటోమాస్ఫెర్ ప్రెషర్ వద్ద 20 డిగ్రీల సెల్సియస్ అని అనిపించలేదు 30 డిగ్రీల సెల్సియస్ లేదా ప్రెషర్ వద్ద 80 వద్ద రిలేటివ్ ప్రెషర్ 96 అని మీరు ఇక్కడ చూస్తారు కాని రాత్రి సమయంలో మీరు టెంపరేచర్ 20 డిగ్రీల సెల్సియస్కు తగ్గడం ప్రారంభిస్తారని మీరు చూస్తారు క్రిస్ తరువాత 0 98 ఆటోమాస్ఫెర్ ం ఉంది ఇప్పుడు ఈ టెంపరేచర్ మరియు ప్రెషర్ మార్పు కారణంగా మీరు రాత్రిపూట చేసే విధంగా వాటర్ క్షీణత ఉంది ఇప్పుడు ఈ కండిషన్ లో మోల్ ఎయిర్ కి మధ్యాహ్నం ఎయిర్ లో వాటర్ శాతం ఎంత ఉందో మీరు కనుగొనాలి పగటిపూట జమ అయిన దాన్ని మీరు లెక్కించవలసి ఉంటుంది ఆ రాత్రికి బేసిక్ ంగా మీరు రాత్రిపూట డ్యూ లాగా సాలిడ్ శాతంలో వాటర్ ఎంత ఉంటుందో తెలుసుకోవాలి ఇక్కడ ఈ సందర్భంలో టెంపరేచర్ తగ్గుతోంది ప్రెషర్ రిలేటివ్ ప్రెషర్ ను పగటిపూట పెంచుతుంది కాని రాత్రి రిలేటివ్ ప్రెషర్ కూడా మీకు తెలియదు అయితే ఈ విషయాలను ఎలా లెక్కించాలో చూద్దాం వాస్తవానికి ఎంత వాటర్ సాలిడ్ గనిభవిస్తుంది రాత్రి మరియు ప్రత్యేక పరికండిషన్ ఇప్పుడు ఈ సందర్భంలో ఇది బ్యాలన్స్ ను నిరోధించే క్లోజ్డ్ సిస్టమ్ అని మనం పరిగణించాలి ఇప్పుడు వారు ఈ సందర్భంలో ఉన్నారు మేము స్కీమాటిక్ రేఖాచిత్రాన్ని గీస్తే ఈ టోటల్ ఆరబెట్టేది అని అనుకుందాం మరియు ఇక్కడ వాటర్ వేపర్ ఉంటుంది కాబట్టి పొడి ఎయిర్ 30 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ వద్ద వాటర్ వేపర్ ని కలిగి ఉంటుంది మరియు ప్రెషర్ 0 96 ఆటోమాస్ఫెర్ ం రాత్రి సమయంలో మీరు వేపర్ టోటల్ లిక్విడ్ ంగా సాలిడ్ గని భవించిన తరువాత ఆ రాత్రి తక్కువగా ఉంటుందని చూస్తారు ఆ టోటల్ W మరియు రాత్రి ఆ పరికండిషన్ ప్రెషర్ 0 98 ఆటోమాస్ఫెర్ ం మరియు టెంపరేచర్ 20 డిగ్రీల సెల్సియస్ కాబట్టి ఈ సందర్భంలో మీ సమస్య ఏమిటంటే రాత్రిపూట మీకు ఉన్నట్లుగా సాలిడ్ గనిభవించిన వాటర్ లో కొంత పార్ట్ 30 డిగ్రీల సెల్సియస్ వద్ద వాటర్ వేపర్ ప్రెషర్ ఏమిటో మీరు మొదట కనుగొనవలసి ఉందని మేము చెప్పగలిగే పరిష్కారంగా మీరు ఇప్పుడు కనుగొనవలసి ఉంది కాబట్టి 30 డిగ్రీల సెల్సియస్ వద్ద వాటర్ వేపర్ ప్రెషర్ ఇక్కడ 31 8 మిల్లీమీటర్ల మెర్క్యూరీ ఆటోమాస్ఫెర్ ంలో ఉంది 0 042 రాత్రి 20 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఈ వాటర్ వేపర్ ప్రెషర్ వేధిస్తుంది ఇది 0 023 ఆటోమాస్ఫెర్ ం ఉన్న 17 5 మిల్లీమీటర్ పాదరసానికి సమానం ఇప్పుడు ఆ రోజు ఎయిర్ లోని పార్షియల్ ప్రెషర్ 31 8 మిల్లీమీటర్ మెర్క్యూరీ 0 8 లోకి సమానంగా ఉంటుంది ఎందుకంటే 0 8 రిలేటివ్ ప్రెషర్ ఈ రిలేటివ్ ప్రెషర్ బేసిక్ ంగా దాని రేషియో అంటే ఇక్కడ వేపర్ ప్రెషర్ కాబట్టి ప్రెషర్ నుండి వాటర్ ఉతికే యంత్రం అంటే 31 8 ఇది హ్యూమిడిటీ లోకి వేపర్ ప్రెషర్ అని మీరు చెప్పవచ్చు కాబట్టి ఇది 25 44 మిల్లీమీటర్ల మెర్క్యూరీ వలె వస్తుంది ఇది 0 033 ఆటోమాస్ఫెర్ ప్రెషర్ ఇప్పుడు ఈ సందర్భంలో డ్యూ పాయింట్ టెంపరేచర్ 27 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని సూచిస్తుంది కాబట్టి ఈ సమయంలో ఈ సందర్భంలో ఈ ప్రత్యేక పార్షియల్ ప్రెషర్ వద్ద పార్షియల్ ప్రెషర్ ఈ డ్యూ పాయింట్ టెంపరేచర్ దీని నుండి 27 డిగ్రీల సెల్సియస్ అవుతుందని చూడవచ్చు ఎందుకంటే మీరు ఆ 20 డిగ్రీల సెల్సియస్ నుండి కొంత పొందవచ్చు లేదా సైకోమెట్రిక్ సైట్ నుండి ఆ రోజు కండిషన్ లో 30 డిగ్రీల సెల్సియస్ మీరు దానికి వెళితే మీకు 80 రిలేటివ్ ప్రెషర్ తెలుసు మరియు దాని నుండి మీరు ఆ వంద శాతం సాచురేషన్ వరకు వెళ్ళే డ్యూ పాయింట్ ఎలా ఉండాలి డ్యూ పాయింట్ 80 రిలేటివ్ ప్రెషర్ వద్ద 27 డిగ్రీల సెల్సియస్ గా ఉంటుంది 30 డిగ్రీల సెల్సియస్ వద్ద కాబట్టి ఈ సైకోమెట్రిక్స్ కళ నుండి అక్కడ డ్యూ పాయింట్ గనిభవిస్తుంది అని మీరు చెప్పగలరు ఇప్పుడు పొడి మరియు రాత్రి యొక్క కంపొజిషన్ ను మనం పొందాలి ఇక్కడ పగలు మరియు రాత్రి కంపొజిషన్ కాబట్టి మేము అక్కడ మెటీరియల్ బ్యాలన్స్ ను నిర్వహించగలము అప్పుడు మీరు పగటి మరియు రాత్రి ఫ్లో లో పార్షియల్ ప్రెషర్ ని లెక్కించి ఫలితాన్ని కలిగి ఉంటారు మేము దానిని 2 ఫ్లో ల కంపొజిషన్ ను వదులుకుంటాము కాబట్టి టోటల్ ప్రెషర్ ఎయిర్ యొక్క పార్షియల్ ప్రెషర్ ానికి మరియు ఏమైనా పార్షియల్ ప్రెషర్ ానికి సమానంగా ఉంటుందని ఇక్కడ మనకు తెలుసు ఇప్పుడు ఈ రోజు కాబట్టి పార్షియల్ ప్రెషర్ ఇక్కడ సమానంగా ఉంటుందని మీరు చూడవచ్చు 0 032 రోజు వాటర్ పార్షియల్ ప్రెషర్ కోసం టోటల్ టెంపరేచర్ 0 96 ఇవ్వబడుతుంది మేము ఇప్పటికే కలిగి ఉన్నాము మీకు తెలుసా లెక్కించిన తరువాత టోటల్ ప్రెషర్ నుండి తీసివేసిన తరువాత అది ఖరారు అవుతుంది అప్పుడు ఎయిర్ యొక్క పార్షియల్ ప్రెషర్ 0 927 కు సమానంగా ఉంటుంది మరియు తరువాత రాత్రి సమయంలో కూడా వాటర్ టోటల్ పార్షియల్ ప్రెషర్ ద్వారా ఈ టోటల్ ప్రెషర్ నుండి లెక్కించవచ్చు వాటర్ పార్షియల్ ప్రెషర్ తీసివేస్తే అది 0 023 గా వస్తుంది అప్పుడు అది 0 957 ఆటోమాస్ఫెర్ ంలో వస్తుంది ఇప్పుడు దీని నుండి పొడి ఎయిర్ యొక్క మోల్స్ ద్వారా రాత్రిపూట వాటర్ మోల్స్ అని చెప్పవచ్చు డ్రైయర్ యొక్క పార్షియల్ ప్రెషర్ ద్వారా రాత్రి సమయంలో వాటర్ ప్రెషర్ తో సమానంగా ఉంటుంది కాబట్టి అది 0 023 0 కి సమానంగా ఉంటుంది 957 ద్వారా భాగించబడి 0 024 అవుతుంది అదేవిధంగా రాత్రిపూట వాటర్ మోల్ 0 024 కు 1 మోల్ పొడి ఎయిర్ కి సమానంగా ఉంటుంది అప్పుడు అది అక్కడ 0 024 మోల్స్ వద్ద ఉంటుంది మరియు డ్రై ఎయిర్ యొక్క మోల్స్ ద్వారా రోజుకు వాటర్ మోల్ ఉంటుంది ఇది వాటర్ పార్షియల్ ప్రెషర్ కి ఖచ్చితంగా ఉంటుంది ఆ రోజు డ్రైయర్ యొక్క పార్షియల్ ప్రెషర్ తో విభజించబడిన రోజు అది ఎయిర్ 2 036 గా వస్తుంది మరియు అందువల్ల రోజుకు వాటర్ మోల్స్ 2 036 అంటే 1 మోల్ డ్రై ఎయిర్ లోకి 0 036 మోల్స్ వద్ద వస్తాయి కాబట్టి రాత్రిపూట జమ చేయబడే వాటర్ మోల్స్ ఏమిటంటే ఇది పగటిపూట మరియు రాత్రి సమయంలో ఈ వాటర్ మోల్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీరు ఈ 0 024 మోల్లను రాత్రికి 0 036 ఉన్న మోల్స్ నుండి తీసివేస్తే అప్పుడు అతను 0 012 మోల్స్ వాటర్ ని రాత్రిపూట జమ చేసినట్లు మీరు పొందవచ్చు కాబట్టి ఇది మీకు తెలుస్తుంది ఇది రాత్రి ఒప్పందంగా బయటకు వస్తుంది ఇప్పుడు ఆ రోజు ఎయిర్ లో శాతం వాటర్ ఉంది అప్పుడు ఈ ఒప్పందానికి 0 01 కు సమానమైన ఒప్పందంగా 4 ద్వారా విభజించబడింది రోజులో వాటర్ మోల్స్ టోటల్ మీకు తెలుసు కాబట్టి మీరు ఈ సూట్ లాగానే వస్తారు 33 3 కాబట్టి ఈ విధంగా మీరు వద్ద జమ చేసిన వాటర్ పరిమాణం ఎలా ఉంటుందో లెక్కించవచ్చు రాత్రి అక్కడ ఇక్కడ మరొక ఉదాహరణ చేద్దాం ఈ సందర్భంలో వాటర్ నుండి సాలిడ్ గనిభవించడం ద్వారా డ్రై ప్రోసెస్ 40 ఆక్సిజన్ 40 హైడ్రోజన్ మరియు ఒక మోల్ లో 20 వాటర్ కలిగిన గ్యాస్ ఫ్లో న్ని ఫ్లో న్ని చల్లబరచడం ద్వారా మరియు డ్రై గ్యాస్ యొక్క గంటకు ఎక్కువ ప్రాసెస్ చేయబడాలి వాటర్ సాలిడ్ గనిభవించే రేటు ఎంత మరియు డ్రై గ్యాస్ యొక్క కంపొజిషన్ ఏమిటి కాబట్టి ఆ స్కీమాటిక్ డయాగ్రమ్ వేగంగా ఆకర్షించే చాలా సరళమైనది స్లైడ్లో గంటకు వంద మోల్స్ గ్యాస్ లు ఆ ఆరబెట్టేది ద్వారా ప్రవహిస్తున్నట్లు చూపబడింది ఈ సందర్భంలో ఇక్కడ గ్యాస్ స్ట్రీమ్ యొక్క కంపొజిషన్ 40 ఆక్సిజన్ 40 హైడ్రోజన్ 20 వాటర్ వేపర్ ఇప్పుడు మీరు తెలుసుకోవాలి అప్పటికి ఎండబెట్టడం ఏమిటంటే ఫ్లో చల్లబరుస్తుంది మరియు వాటర్ ని సాలిడ్ గనిభవిస్తుంది ఇప్పుడు ఈ స్ట్రీమ్ 2 వద్ద ఈ సాలిడ్ గనిభవనం C లో ఉన్నట్లుగా బయటకు వస్తుందని మీరు చూస్తారు అధిక వాటర్ 100 ఉంటుంది ఆక్సిజన్ హైడ్రోజన్ వంటి ఇతర పోటీ ఉండదు కానీ పొడి గ్యాస్ ఆక్సిజన్ కలిగి ఉంటుంది xO2 మరియు హైడ్రోజన్ 1 xO2 గా ఉండే మరికొన్ని కాన్స్టాంట్ కాబట్టి సరైన గ్యాస్ టోటల్ D ఇది మీకు తెలియదు కాబట్టి ఈ సమస్య ఆధారంగా ఆ వాటర్ సాలిడ్ గనిభవించే రేటు ఎంత మరియు అక్కడ ఉన్న డ్రై గ్యాస్ యొక్క కంపొజిషన్ ఏమిటి అని మీరు కనుగొనాలి ఇప్పుడు దీనిని పరిష్కరించడానికి ఇక్కడ ఈ ఉదాహరణ చేద్దాం ఇప్పుడు గంటకు ఈ బేసిక్ వంద మోల్ను పరిశీలిద్దాం ఇక్కడ వెట్ గ్యాస్ 40 ఆక్సిజన్ పార్టీకెల్స్ మరియు హైడ్రోజన్ మరియు 20 వాటర్ కంపొజిషన్ ను పరిశీలిస్తుంది మరియు టోటల్ టోటల్ మెటీరియల్ బ్యాలన్స్ ను మరియు ఆ పార్ట్ బ్యాలన్స్ ను మరియు మీ 2 పార్ట్ ఇక్కడ బ్యాలన్స్ తో ఇక్కడ పార్ట్ బ్యాలెన్స్ చేస్తుంది మొదట మీరు 100 వంటి టోటల్ మెటీరియల్ బ్యాలెన్స్ D C కి సమానంగా ఉంటుంది ఇది ఇన్పుట్ ఇవి అవుట్పుట్ కాబట్టి 100 D C మరియు వాటర్ కోసం కాంపోనెంట్ బ్యాలెన్స్ వేడిలోని అన్ని వాటర్ ఇక్కడ సాలిడ్ కండెన్సెడ్ వుతుంది కాబట్టి 200 లో 0 2 మీరు చూసే విధంగా వస్తారని మీరు చూడవచ్చు కాబట్టి వందను 0 2 గా చెప్పగలము అది కేవలం 20 మోల్స్ వాటర్ సాలిడ్ కండెన్సెడ్గా ఉంటుంది కాబట్టి సి 0 2 నుండి 100 కి సమానంగా ఉంటుంది అదేవిధంగా 20 కి వెళ్తుంది మేము ఆక్సిజన్ కోసం కాంపోనెంట్ బ్యాలెన్స్ చేస్తే అక్కడ ఉన్న పాదాలలో 40 ఆక్సిజన్ 0 4 నుండి 100 లో అవుట్లెట్కు దగ్గరగా ఉంటుంది ఈ స్ట్రీమ్ 3 లో ఉండే ఆక్సిజన్ కంటెంట్ అప్పుడు D xO2 ఇక్కడ ఈ 3 ఇక్కడ ఉండదు ఇది ప్రత్యయం లో ఉంటుంది కాబట్టి ఇది బేసిక్ ంగా స్ట్రీమ్ 3 లోని xO2 ద్వారా D xO2 గా వస్తుంది కాబట్టి పరిష్కరించడం ద్వారా గంటకు D 80 మోల్స్ మరియు xO2 పాయింట్ 5 గా మారడం మనం చూడవచ్చు కాబట్టి స్ట్రీమ్ 3 వద్ద xO2 అని మీకు తెలిస్తే ఇక్కడ xO2 స్ట్రీమ్ 3 వద్ద 0 5 అంటే అదే విధంగా మేము ఈ సమయంలో హైడ్రోజన్ 3 స్ట్రీమ్ వద్ద x హైడ్రోజన్కు సమానంగా ఉంటుందని చెప్పవచ్చు ఇది 1 0 5 గా వస్తుంది అది 0 5 కి వెళుతుంది కాబట్టి ఇది స్ట్రీమ్ 3 డ్రై గ్యాస్లోని మీ మోల్ కాన్స్టాంట్ అని అనుకుందాం అయితే ఆ టోటల్ D గంటకు 80 మోల్ అంటే 50 ఆక్సిజన్ మరియు 50 హైడ్రోజన్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు ఆ మెటీరియల్ బ్యాలెన్స్ చేయవచ్చు మరియు ఈ సందర్భంలో టోటల్ మెటీరియల్ బ్యాలెన్స్ మరియు కాంపోనెంట్ మెటీరియల్ బ్యాలెన్స్ కూడా చేయాలి మరియు ఎంత వాటర్ సాలిడ్ కండెన్సెడ్గావుతుంది మీరు ఈ మెటీరియల్ బ్యాలెన్స్ నుండి పొందవచ్చు మేమువెపరైజెషన్ప్రోసెస్ కోసం వెళ్తాము ఈవెపరైజెషన్ం బేసిక్ ంగా ప్రెషర్ ని తగ్గించడం ద్వారా లేదా వేపర్ మరియు లిక్విడ్ ఫ్లో లను వేడి చేయడం ద్వారా సంభవిస్తుంది ఇప్పుడు ఈక్విలిబ్రియం కండిషన్ లో ఉద్భవించే సంబంధిత వేపర్ మరియు లిక్విడ్ ఫేజ్ ల మొత్తాన్ని లెక్కించడానికి తెలిసిన కంపొజిషన్ యొక్క లిక్విడ్ ం ఒక ఫ్లాష్ వేపర్ కారకం యొక్క ఫ్లాష్ ఆపరేటర్లో వెలుగుతున్నప్పుడు తెలిసిన టెంపరేచర్ మరియు ప్రెషర్ వద్ద ఫ్లాష్ వెపరైజెషన్ప్రోసెస్ అంటారు మీకు తెలిసిన K యొక్క ఈక్విలిబ్రియం కాన్స్టాంట్ యొక్క కింది ఈక్వేషన్ ాన్ని మీరు భౌతిక బ్యాలన్స్ తో కలిపి ఉపయోగించాలి కాబట్టి ఈ సందర్భంలోవెపరైజెషన్ కండిషన్ యొక్క ఈక్విలిబ్రియం కండిషన్ లో వేపర్ మరియు లిక్విడ్ ం ఈవెపరైజెషన్ కండిషన్ లో ఈక్విలిబ్రియం కండిషన్ గా ఉంటుందని మీరు చూస్తారు మరియు ఈ ప్లస్వెపరైజెషన్ం వద్ద మీరు ఈక్విలిబ్రియం కండిషన్ లో కొంత టోటల్ లో వేపర్ ఉంటుంది ఆ వేపర్ కారకం పైపార్ట్ మరియు దిగువ నుండి బ్యాలన్స్ ఉంటుంది ఇప్పుడు ఆ కండిషన్ లో వేపర్ మరియు లిక్విడ్ ం బ్యాలన్స్ లో ఉంటాయి మరియు కంపొజిషన్ వేపర్ లో ఉంటుంది ఆ భాగానికి ఇది యిగా పరిగణించనివ్వండి మరియు లిక్విడ్ ఫేజ్ కంపొజిషన్ లో xi ఉంటుంది కాబట్టి ఈక్విలిబ్రియం కండిషన్ లో నేను ఎందుకు వేపర్ లో ఉన్న ఈ పోటీ లిక్విడ్ మోల్ భిన్నానికి సమానంగా ఉంటుందని మీరు చూస్తారు అది కొంత ఈక్విలిబ్రియం కాన్స్టాంట్ తో సర్దుబాటు చేయడం ద్వారా కాబట్టి ఇక్కడ మనం చెప్పగలను వేపర్ ఫేజ్ లో i యొక్క మోల్ కాన్స్టాంట్ మరియు ఆ ఈక్విలిబ్రియం కండిషన్ ని i యొక్క మోల్ కాన్స్టాంట్ తో జోడిస్తే అది కండిషన్ లో ఈక్విలిబ్రియం ం అయితే మనం రాయవచ్చు yi కొన్ని కి కి సమానం xi లోకి కాబట్టి ఈ సందర్భంలో ఈ yi Kixi మనం ఇక్కడే చేయగలము Ki ఇది xi ద్వారా yi కి సమానంగా ఉంటుంది ఈ కి i ఆ భాగానికి ఈక్విలిబ్రియం కాన్స్టాంట్ అని పిలుస్తుంది మరియు ఇది ఆ ఈక్విలిబ్రియం కండిషన్ లో మోల్ కాన్స్టాంట్ అనిపిస్తుంది కాబట్టి వేపర్ ఫేజ్ లో ప్రెషర్ ఆ భాగానికి చెందినది అది ఆ ఈక్విలిబ్రియం కండిషన్ లో వేపర్ ప్రెషర్ అవుతుంది మరియు ఈక్విలిబ్రియం కండిషన్ లేదా ఈక్విలిబ్రియం కాన్స్టాంట్ నుండి మీరు లెక్కించగలిగే సిస్టమ్ యొక్క టోటల్ ప్రెషర్ ఏమిటో మీకు తెలుసు ఇప్పుడు ఈ సందర్భంలో ఈ కి మీరు తగ్గించిన టెంపరేచర్ మరియు అక్కడ ఉన్న క్లిష్టమైన ప్రెషర్ మీకు తెలిస్తే దాని నుండి కూడా లెక్కించవచ్చు సాండ్లర్ సూచించిన ఈ సహసంబంధం నుండి మీరు ఈ ఈక్విలిబ్రియం కాన్స్టాంట్ లెక్కించవచ్చు మీకు తెలుసా ఈ ఎంపిరికాల్ ఈక్వెషన్ ఈ సందర్భంలో మీరు క్రిటికల్ టెంపరరీ సెట్ యొక్క రేషియో టోటల్ ప్రెషర్ కి ఉంటేనే ఈ ఎంపిరికాల్ ఈక్వెషన్ చెల్లుతుంది కాబట్టి సిస్టమ్ యొక్క టెంపరేచర్ కు క్లిష్టమైన టెంపరేచర్ 1 2 కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఈక్విలిబ్రియం కాన్స్టాంట్ తెలుసుకోవడానికి మీరు నేరుగా ఈ సహసంబంధాన్ని ఉపయోగించవచ్చు లేకపోతే మీ పాఠ్యపుస్తకంలో అనుబంధం లో ఇవ్వబడిన పట్టిక నుండి మీరు ఈక్విలిబ్రియం కాన్స్టాంట్ తెలుసుకోవచ్చు అక్కడ ఈక్విలిబ్రియం కాన్స్టాంట్ ఏమిటో మీరు తెలుసుకోవచ్చు ఇప్పుడు మీరు xi 1 వద్ద ఉన్నారని గుర్తుంచుకోవాలి అంటే మీ పార్షియల్ ప్రెషర్ అక్కడ వేపర్ ప్రెషర్ ానికి సమానంగా ఉంటుంది కాబట్టి లిక్విడ్ ఫేజ్ లో ఆ పార్ట్ యొక్క 100 టాప్ 5 కొత్త ఆటోమ్స్ కోసం మీరు గుర్తుంచుకోవాలి అప్పుడు ఆ వేపర్ ప్రెషర్ యొక్క పార్షియల్ ప్రెషర్ అక్కడ సమానంగా ఉంటుంది ఇప్పుడు సంబంధిత ఈక్విలిబ్రియం వేపర్ లిక్విడ్ కంపొజిషన్ ను లెక్కిస్తే మీరు మొదట ఏమి చేయాలి మీరు టోటల్ ప్రెషర్ మరియు లిక్విడ్ కంపొజిషన్ వద్ద ఇవ్వబడిన లిక్విడ్ మిక్శ్చర్ యొక్క బబుల్ పాయింట్ టెంపరేచర్ ను లెక్కించాలి కాబట్టి మీరు మొదట బబుల్ పాయింట్ టెంపరేచర్ ని తెలుసుకోవాలి ఆ మిక్శ్చర్ ఏ టెంపరేచర్ వద్ద ఉందో మరియు ఇది బబుల్ పాయింట్ టెంపరేచర్ గా పరిగణించబడే ప్రాసెసింగ్ కోసం కూడా సరఫరా చేయబడుతుంది మరియు ఆ బబుల్ పాయింట్ టెంపరేచర్ ని అక్కడ ప్రెషర్ మరియు లిక్విడ్ కంపొజిషన్ ఏమిటి ఇప్పుడు టోటల్ ప్రెషర్ మరియు వేపర్ కంపొజిషన్ ఇచ్చిన వేపర్ మిక్శ్చర్ యొక్క డ్యూ పాయింట్ టెంపరేచర్ ను లెక్కించండి మీరు రిలేటివ్ ఈక్విలిబ్రియం వేపర్ లిక్విడ్ కంపొజిషన్ ను లెక్కించాలి కాబట్టి మీ యొక్క మోల్ భిన్నాల పరిధి 0 నుండి 1 వరకు టెంపరేచర్ యొక్క విధిగా తెలుసు అది పర్టిక్యూలర్ టోటల్ ప్రెషర్ వద్ద ఇవ్వబడుతుంది ఇచ్చిన కంపొజిషన్ యొక్క లిక్విడ్ ం పార్షియల్ ంగా ఆవిరైపోయినప్పుడు మీరు ఇచ్చిన వేపర్ మరియు లిక్విడ్ ఫ్లో ల కంపొజిషన్ మరియు సంబంధిత పరిమాణాలను లెక్కించాలి దీనిని ఇచ్చిన టెంపరేచర్ వద్ద వేపర్ అని పిలుస్తారు మరియు ఈ సందర్భంలో టెంపరేచర్ బబుల్ మరియు డ్యూ పాయింట్ ల మధ్య ఉండాలి ఫీడ్ యొక్క టెంపరేచర్ ఇప్పుడు బబుల్ పాయింట్ టెంపరేచర్ మరియు ప్రెషర్ లెక్కించడానికి ఒక పద్ధతి ఇక్కడ ఆ బబుల్ పాయింట్ టెంపరేచర్ ను ఎలా లెక్కించాలో వివరిస్తుంది ఇక్కడ ఇచ్చిన టోటల్ ప్రెషర్ మరియు లిక్విడ్ కంపొజిషన్ వద్ద బబుల్ పాయింట్ టెంపరేచర్ ను లెక్కించడానికి మీరు ఈ ఈక్వేషన్ ాన్ని ఇలా పరిష్కరించాలి అన్నీ వేపర్ కంపొజిషన్ మరియు లిక్విడ్ కంపొజిషన్ లో ఆ ఈక్విలిబ్రియం కండిషన్ లో మీరు దీన్ని చేయాలి ఆ కంపొజిషన్ యొక్క సమ్మషన్ 1 కి సమానంగా ఉంటుందని మీరు చూస్తారు అంటే ఇక్కడ యి యొక్క సమ్మషన్ 1 కి సమానంగా ఉంటుంది కాబట్టి వేపర్ పేజీలోని పార్ట్శ్ యొక్క yi as Ki మోల్ కాన్స్టాంట్ యొక్క ఈ సమ్మషన్ 1 కు సమానంగా ఉంటుందని మీరు కనీసం ఏ టెంపరేచర్ వద్ద చూస్తారు కాబట్టి ఆ కండిషన్ లో అది అది బబుల్ పాయింట్ టెంపరేచర్ యొక్క సంబంధిత టెంపరేచర్ అవుతుంది కాబట్టి ఇక్కడ 1 Kiఅని ప్రత్యామ్నాయం చేస్తే K యొక్క సమ్మషన్ ఇక్కడ 1 కి సమానంగా ఉంటుందని మేము చెప్పగలం ఈ విధంగా కూడా మీరు లెక్కించవచ్చు ఎవరి పరికండిషన్ లో మీరు K యొక్క సమ్మషన్ను x లోకి 1 పొందవచ్చు కాబట్టి సంబంధిత టెంపరేచర్ వ్యక్తిగతంగా బబుల్ పాయింట్ అంటారు ఇప్పుడు కేవలం ఆ టెంపరేచర్ యొక్క ఈ Ki ఎయిర్ ఫంక్షన్ ఎందుకంటే ప్రతి Ki తాత్కాలికంతో పెరుగుతుంది ఆదర్శవంతమైన పరిష్కారం కోసం అక్కడ చెప్పారు ఈ టోటల్ ప్రెషర్ ఆ Pivxiయొక్క సమానమైన పార్షియల్ మిక్శ్చర్ లో ఆ పార్ట్ యొక్క ప్రెషర్ కాబట్టి ఆ ఈక్విలిబ్రియం కండిషన్ లో ఉన్న వేపర్ ప్రెషర్ నుండి ఆ పార్షియల్ ప్రెషర్ యొక్క సమ్మషన్ను లెక్కించవచ్చు అందువల్ల పర్టిక్యూలర్ ఈక్విలిబ్రియం కండిషన్ లో ఎక్కువ భాగానికి ప్రెషర్ కి ముందు ఈ స్టాప్ సమర్పించడం టోటల్ ప్రెషర్ ానికి సమానం కాబట్టి మీరు ఆ టోటల్ ప్రెషర్ వేపర్ ప్రెషర్ మరింత ట్రాక్షన్గా సమర్పించడానికి సమానంగా ఉంటారని అప్పుడు మీరు ఆ పర్టిక్యూలర్ కండిషన్ లో టెంపరేచర్ బబుల్ పాయింట్ టెంపరేచర్ అని పిలుస్తారు ఇప్పుడు ఆ బబుల్ పాయింట్ టెంపరేచర్ నిర్ణయించిన తర్వాత వేపర్ కంపొజిషన్ ను ఇక్కడ ఉన్న సంబంధం నుండి లెక్కించవచ్చు yi ఆ ఈక్విలిబ్రియం కండిషన్ లో పార్షియల్ ప్రెషర్ కి సమానం అవుతుంది ఇది గంట స్లాట్ల ప్రకారం Pivxi మరియు అక్కడ టెంపరేచర్ ఎలా ఉంటుంది కాబట్టి ఈ ఈక్వెషన్ నుండి పర్టిక్యూలర్ బబుల్ పాయింట్ టెంపరేచర్ వద్ద వేపర్ కంపొజిషన్ ఏమిటో మీరు సులభంగా లెక్కించవచ్చు ఇప్పుడు ఈ భావన ఆధారంగా ఒక ఉదాహరణ చేద్దాం కాబట్టి ఈ సందర్భంలో 5 సాధారణ హెక్సేన్ మరియు 95 సాధారణ లిక్విడ్ మిక్శ్చర్ ఒక ఫ్లాష్ వేపర్ కారకంలో ఆవిరైపోతుందని అనుకుందాం ఇప్పుడు మీరు ఏర్పడిన వేపర్ యొక్క కంపొజిషన్ ఎలా ఉండాలో తెలుసుకోవాలి టోటల్ ప్రెషర్ 1 ఆటోమాస్ఫెర్ ం మరియు బబుల్ పాయింట్ టెంపరేచర్ ముందు ఏమి చెప్పబడితే వేపర్ తో దాని ఈక్విలిబ్రియం కండిషన్ లో ఉన్న లిక్విడ్ ం ఇప్పుడు ఈ సందర్భంలో మీరు పార్ట్ i యొక్క వేపర్ ప్రెషర్ లెక్కించాలి ఇప్పుడు దాని కోసం మీరు ఆంటోయిన్ యొక్క ఈక్వేషన్ ాన్ని ఉపయోగించాలి కానీ అతని కోపంతో మేము ఈ విషయం చెప్పాము ఆ వేపర్ ప్రెషర్ మీకు తెలియదు కాబట్టి మీరు ఆ టెంపరేచర్ ను ఒక పర్టిక్యూలర్ టెంపరేచర్ గా ఉంచాలి అది T చే సూచించబడితే దానిని T గా ఉంచండి మరియు ఆ టెంపరేచర్ వద్ద మీరు ఈ ఆంటోయిన్ యొక్క ఈక్వెషన్ ద్వారా వేపర్ ప్రెషర్ ఏమిటో తెలుసుకోవాలి ఇప్పుడు ఆంటోయిన్ యొక్క ఈక్వెషన్ ద్వారా ఆ వేపర్ ప్రెషర్ లెక్కించడానికి మీరు కొంత ఈక్వేషన్ కాన్స్టాంట్ అవసరం కాబట్టి సాధారణ హెక్సేన్ కోసం ఈ వాక్యం కాన్స్టాంట్ ఇక్కడ ఇవ్వబడింది మరియు సాధారణ ఆక్టేన్ కోసం కూడా ఈ వాక్య కాన్స్టాంట్ ఈ పట్టికలో స్లైడ్లో చూపిన విధంగా ఇవ్వబడ్డాయి ఇప్పుడు ఈ సమస్య ఆధారంగా ఆ బబుల్ పాయింట్ టెంపరేచర్ ను పొందడానికి మేము ఈ క్రింది ఈక్వేషన్ ాన్ని పరిష్కరించాలి ఇప్పుడు ఈ బబుల్ పాయింట్ టెంపరేచర్ ను పొందడానికి ఈక్విలిబ్రియం కండిషన్ మీకు ఇస్తే ఆ టోటల్ ప్రెషర్ యొక్క ఈక్వాలిటీ Pivxi యొక్క సమ్మషన్కు సమానంగా ఉంటుందని తెలుసు కాబట్టి మిక్శ్చర్ లోని అన్ని పార్ట్శ్ కోసం మీరు ఆ పార్ట్ యొక్క ఈ పోస్టర్ ప్రెషర్ యొక్క ఉత్పత్తిని ప్రతి కాన్స్టాంట్ లో సమ్ చేయాలి కాబట్టి ఆ తరువాత ఏమి జరుగుతుంది ఇప్పుడు 760 మిల్లీమీటర్ల మెర్క్యూరీ 1 ఆటోమాస్ఫెర్ ానికి టోటల్ ప్రెషర్ ఇవ్వబడినందున ఇక్కడ చూద్దాం మరియు ఇక్కడ ఈ సందర్భంలో పార్ట్శ్ యొక్క ఈ వేపర్ ప్రెషర్ పరిగణించబడుతుంది కాబట్టి మనం మొదట ఈ i పార్ట్ i 0 ఇక్కడ ఇది 2 పార్ట్శ్ ు ఎందుకంటే హెక్సేన్ మరియు ఆక్టేన్ మాత్రమే అక్కడ ఉన్నాయి కాబట్టి హెక్సేన్ కోసం మేము ఈ భ్రమణ A ని ఉపయోగిస్తాము కాబట్టి ఇక్కడ 760 హెక్సేన్ కోసం xi లోకి PHv కి సమానం A హెక్సేన్ కోసం అదేవిధంగా ఆ ఆక్టేన్ కోసం కూడా మనం ఇక్కడ Pov వ్రాయవచ్చు మరియు ఇక్కడ హెక్సేన్ 10 ను అనుసరిస్తుంది హెక్సేన్ కోసం కాబట్టి ఇక్కడ మీరు ఈ విలువను హెక్సేన్ మరియు ఆక్టేన్ కోసం వేపర్ ప్రెషర్ కోసం ప్రత్యామ్నాయం చేస్తే A B C T యొక్క ఆంటోయిన్ యొక్క ఈక్వేషన్ ఎక్సపోనెంట్ ప్రకారం ఇక్కడ హెక్సేన్ యొక్క వేపర్ ప్రెషర్ ఏమిటి ఇది మీకు తెలిసిన ఆంటోనియో యొక్క ఈక్వెషన్ హెక్సేన్ కోసం మీకు తెలుసు అదేవిధంగా కాంపోనెంట్ టాపిక్స్ మరియు సులభంగా యాక్సెస్ మరియు మళ్ళీ మీరు ఆక్టేన్ కోసం వేపర్ ప్రెషర్ కోసం ఆ ఈక్వేషన్ ాన్ని ప్రత్యామ్నాయం చేస్తే మరియు మీరు 8 కంపోజిషన్ x ను x0 గా గుణిస్తే ఆ టోటల్ ప్రెషర్ మరియు వేపర్ ప్రెషర్ ఆధారంగా మీరు ఈ ఈక్వెషన్ ద్వారా వ్యక్తీకరించవచ్చు ఇప్పుడు ఈ A B మరియు C లకు ప్రత్యామ్నాయం చేసి ఆపై 4042 విలువ వస్తుంది అనే ఈక్వేషన్ ాన్ని పరిష్కరిస్తే మీరు బబుల్ పాయింట్ టెంపరేచర్ అయిన 239 2 2 కాల్విన్కు సమానంగా ఉంటారని మీరు పొందవచ్చు కాబట్టి ఈ ఈక్వెషన్ నుండి మీరు వ్యక్తిగతంగా మొబైల్ పాయింట్ను సులభంగా లెక్కించవచ్చు కాబట్టి ఇక్కడ మీరు తెలుసుకోవాలి ఆంటోయిన్ యొక్క ఈక్వెషన్ లో మరియు పర్టిక్యూలర్ టెంపరేచర్ వద్ద వేపర్ ప్రెషర్ కూడా ఉంటుంది ఈ టోటల్ ప్రెషర్ యొక్క ఈక్వాలిటీ దీనితో పరిష్కరిస్తుంది ఈ వేపర్ పషర్ను దాని పార్ట్శ్ లో సమర్పించడం ద్వారా మీరు సులభంగా పొందవచ్చు బబుల్ పాయింట్ టెంపరేచర్ ఇప్పుడు ఆంటోయిన్ యొక్క ఈక్వెషన్ కొరకు ఈ బబుల్ పాయింట్ టెంపరేచర్ వద్ద హెక్సేన్ యొక్క వేపర్ ప్రెషర్ ఏమిటో మరియు ఆక్టేన్ యొక్క వేపర్ ప్రెషర్ ఏమిటో మీరు తెలుసుకోవాలి మరియు ఇది హెక్సేన్ కోసం 150 0 మిల్లీమీటర్ మెర్క్యూరీ మరియు 607 65 మిల్లీమీటర్ మెర్క్యూరీగా వస్తోంది 2 కెల్విన్ ఆ బబుల్ పాయింట్ టెంపరేచర్ వద్ద ఆక్టేన్ కోసం ఇక్కడ హెక్సేన్ యొక్క వేపర్ ఫేజ్ పోటీ ఏమిటో మీరు కనుగొనాలి కాబట్టి హెక్సేన్ ఈ ఈక్వెషన్ నుండి PHv ద్వారా PT యాక్సెస్ ఎందుకు లెక్కించవచ్చో అప్పుడు మీరు ఇక్కడ కంపొజిషన్ ఎలా ఉండాలో సులభంగా లెక్కించవచ్చు 0 2 అక్కడ 20 చర్య ఉంది మరియు మిగిలినవి ఆప్ట్ ఇన్ అవుతాయి అక్కడ 80 ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు లిక్విడ్ మిక్శ్చర్ పార్షియల్ ంగా ఆవిరైపోయినప్పుడు బబుల్ పాయింట్ టెంపరేచర్ మరియు వేపర్ కంపొజిషన్ కోసం పరిష్కరించవచ్చు అదేవిధంగా మీరు బబుల్ పాయింట్ ప్రెషర్తో కూడా లెక్కించవచ్చు ఇప్పుడు ఈ సందర్భంలో 50 పెంటనే మరియు 30 హెక్సేన్ మరియు మిగిలిన 20 సైక్లోహెక్సేన్ కలిగిన లిక్విడ్ మిక్శ్చర్ మోల్ శాతంలోx1 0 5 x2 0 3 and x3 0 2 ఇప్పుడు 400 K టెంపరేచర్ వద్ద ప్రెషర్ క్రమంగా తగ్గుతుంది అక్కడ ఏర్పడిన గత వేపర్ యొక్క బబుల్ ప్రెషర్ మరియు కంపొజిషన్ ఏమిటి ఇప్పుడు అక్కడ లిక్విడ్ మిక్శ్చర్ మరియు ఐడియల్ గ్యాస్ యొక్క ఆలోచన మరియు అది రౌల్ట్ చట్టాన్ని అనుసరిస్తుందని అనుకోండి కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో బబుల్ పాయింట్ టెంపరేచర్ కు బదులుగా మీరు బబుల్ పాయింట్ ప్రెజర్ ఏమిటో తెలుసుకోవాలి ఇప్పుడు ఈ సందర్భంలో మొదట మీరు ప్రతి పార్ట్ యొక్క వేపర్ ప్రెషర్ 400 K వద్ద ఆంటోయిన్ యొక్క ఈక్వెషన్ ద్వారా లెక్కించాలి కాబట్టి ఇది ఇక్కడ ఉంటుంది ఇది పార్ట్ 1 ఇవ్వబడుతుంది ఈ వేపర్ ప్రెషర్ ఇక్కడ ఉంది మరియు పార్ట్ 2 కోసం ఇది ఇవ్వబడుతుంది మరియు పార్ట్ 3 కొరకు ఇవ్వబడుతుంది ఇప్పుడు బబుల్ పాయింట్ వద్ద లిక్విడ్ ఫేజ్ పోటీ ఇవ్వబడుతుంది ప్రతి పార్ట్ యొక్క పార్షియల్ ప్రెషర్ ఇలా ఉంటుంది కాబట్టి ఆంటోయిన్ యొక్క ఈక్వెషన్ ద్వారా అతని పార్ట్శ్ యొక్క ఈ ఈక్వేషన్ వేపర్ ప్రెషర్ ఆధారంగా పార్షియల్ ప్రెషర్ లెక్కించబడుతుంది అప్పుడు మీరు పీస్ పార్ట్ p1 p2 p3 యొక్క పార్షియల్ ప్రెషర్ ని పొందవచ్చు కాబట్టి పార్షియల్ ప్రెషర్ యొక్క ఈ యూనిట్ ఆధారంగా వేపర్ లో మోల్ కాన్స్టాంట్ ఏమిటో మీరు సులభంగా లెక్కించవచ్చు అప్పుడు మీరు ప్రతి పార్ట్ యొక్క ఈ మోల్ భిన్నాన్ని y2 y3 స్లైడ్లో చూపినట్లుగా పొందవచ్చు కాబట్టి బబుల్ ప్రెజర్ టోటల్ ప్రెషర్ ఏమిటో వినగలుగుతుంది ఆ పార్ట్శ్ ు 1 2 మరియు 3 యొక్క అన్ని పార్షియల్ ప్రెషర్ యొక్క సమ్మషన్ కాబట్టి 7 189 గా మారుతుంది కాబట్టి దీనిని బబుల్ ప్రెజర్ అంటారు కాబట్టి ఈ ఉదాహరణలో మీరు దీన్ని అభ్యసిస్తారు మరియు ఆ బబుల్ పాయింట్ ప్రెషర్ ని ఎలా లెక్కించాలో మీకు ఒక ఆలోచన ఉందని మీరు తెలుసుకోవచ్చు అదేవిధంగా ఇచ్చిన టోటల్ ప్రెషర్ మరియు వేపర్ కంపొజిషన్ ఈక్విలిబ్రియం కండిషన్ లో డ్యూ పాయింట్ టెంపరేచర్ రివర్స్వెపరైజెషన్ టెంపరేచర్ ను లెక్కించడానికి మీరు ఇక్కడ ఈక్వేషన్ ాన్ని xi 1 యొక్క సమ్మషన్ను పరిష్కరించాలి మరియు ఈక్విలిబ్రియం y యొక్క సంబంధం నుండి yi Kixi కి సమానమని మీరు చూడవచ్చు yiKi యొక్క సమ్మషన్గా సరళీకృతం చేసిన తర్వాత వ్రాయవచ్చు అది 1 కి సమానం ఇప్పుడు ఆదర్శవంతమైన పరిష్కారం కోసం ఈ సమ్మషన్ 1 కి సమానంగా ఉంటుందని మేము చెప్పగలం కాబట్టి ఇక్కడ నుండి మనం చెప్పవచ్చు సంబంధిత తాత్కాలికమైనవి ఈ ఈక్వాలిటీ సంతృప్తి చెందిందని డ్యూ పాయింట్ టెంపరేచర్ అని పిలుస్తారు కాబట్టి ఫేజ్ ఈక్విలిబ్రియం గణనల కోసం ఉపయోగించాల్సిన ఈక్వెషన్ యొక్క ఒక పర్టిక్యూలర్ రూపాన్ని ఎన్నుకోవడంలో మీరు అక్కడ సమంజస లక్షణాలను కలిగి ఉన్న ఈక్వేషన్ ాన్ని పరిష్కరించే పద్ధతిని ఎంచుకోవాలి ఇప్పుడు ఆ డ్యూ పాయింట్ టెంపరేచర్ ను ఎలా లెక్కించాలో మునుపటి ఉదాహరణలో ఇచ్చిన అదే ప్రశ్న సమస్యను అడిగారు వేపర్ మిక్శ్చర్ 50 పెయింట్ చేసిన 30 హెక్సేన్ మరియు 20 సైక్లోహెక్సేన్ లేదా y1 y2 y3 కలిగి ఉంటుంది x మీకు ఇవ్వబడుతుంది మరియు ప్రెషర్ అధిక బార్ ని జోడించండి టెంపరేచర్ క్రమంగా పెరుగుతుంది మరియు డ్యూ పాయింట్ టెంపరేచర్ మరియు ఏర్పడిన లిక్విడ్ కంపొజిషన్ ఏమిటి మరియు ఐడియల్ లిక్విడ్ మిక్శ్చర్ మరియు ఐడియల్ గ్యాస్ లా ఆశిస్తుంది కాబట్టి ఈ సందర్భంలో కూడా ఇక్కడ నాకు ఇవ్వబడిన ఆ పార్ట్ యొక్క ప్రెషర్ మరియు కంపొజిషన్ మరియు ఆ టెంపరేచర్ కు ఈక్వేషన్ ాన్ని అనుసరించే ఈక్వేషన్ ాన్ని కూడా అందిస్తుంది ఇక్కడ నెంబర్ ాపరంగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సందర్భంలో xi యొక్క సమ్మషన్ అంటే ద్వారా PT into y by Piv సమ్మషన్ చేయడం అంటే 1 కి సమానంగా ఉండాలి ఇప్పుడు ఈ సందర్భంలో ఆంటోనియో యొక్క ఈక్వెషన్ యొక్క సబ్స్టిట్యూషన్ తరువాత ఈ ఈక్వాలిటీ మీరు ఏ టెంపరేచర్ వద్ద పొందవచ్చో 1 కి సమానం మేము టెంపరరీ సెర్టినీటీ కోసం పరిష్కరించుకోవలసి ఉందని మీరు చూస్తారు మరియు అది 93 3 K ద్వారా వస్తోంది కాబట్టి మీరు పోలికను కనుగొన్నారు ఇప్పుడు ఈ సందర్భంలో xi అప్పుడు ఈ సంబంధం నుండి పొందవచ్చు మరియు ఇది మా పార్ట్శ్ ు 1 2 మరియు 3 లకు సంబంధించిన పోటీని మీకు ఇస్తుంది ఈ విధంగా మీరు ఈ పాయింట్ను ప్రాసెస్లో లెక్కించవచ్చు ఈ సందర్భంలో మేము 50 పెంటనే 30 హెక్సేన్ మరియు 20 సైక్లోహెక్సేన్ మిశ్రమాన్ని కూడా లెక్కించవచ్చు 400 కెల్విన్ టెంపరేచర్ వద్ద ఈ కంపొజిషన్ తో ప్రెషర్ క్రమంగా పెరుగుతుంది మరియు డ్యూ పాయింట్ ప్రెషర్ మరియు ఏర్పడిన లిక్విడ్ రూపం ఏమిటి కాబట్టి ఈ సందర్భంలో మళ్ళీ అనుసరించాల్సిన ఈ ఈక్వాలిటీ Pi చేత y యొక్క సమ్మేషన్ లో ఉంచబడుతుంది అది 1 కి సమానంగా ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో ఆంటోయిన్ యొక్క ఈక్వెషన్ ద్వారా 400 k వద్ద వేపర్ ప్రెషర్ వరుసగా 1 2 మరియు 3 పార్ట్శ్ కు ఇక్కడ లెక్కించబడుతుంది కాబట్టి వాటితో మీరు రష్ను సులభంగా లెక్కించవచ్చు వేపర్ ప్రెషర్ మీకు తెలిసిన తర్వాత ఆ పార్ట్శ్ లో ఎక్కువ భాగాన్ని మీకు తెలుసు కాబట్టి 1 2 మరియు 3 పార్ట్శ్ యొక్క ఈ వేపర్ ప్రెషర్ నుండి మీరు PT ద్వారా ఈ 1 విలువతో గడియారాన్ని లెక్కించవచ్చు అది ఇక్కడ ఈ ఈక్వెషన్ లో పార్ట్ గా ఉంటుంది ఆపై ఈ yi మరియు Piv యొక్క ప్రత్యామ్నాయం తరువాత అవి అక్కడ ఉన్న టోటల్ ప్రెషర్ ఏమిటో మీరు సులభంగా లెక్కించవచ్చు కాబట్టి ఇది ఈ 0 1729 లాగా ఇక్కడకు వస్తోంది మరియు టోటల్ ప్రెషర్ 5 78 బార్ను సూచిస్తుందని సూచిస్తుంది బ్యాలన్స్ లో వేపర్ మరియు లిక్విడ్ ంతో ఫ్లాష్వెపరైజెషన్ం మేము ఇప్పటికే చర్చించాము ఆ ఫ్లాష్వెపరైజెషన్ కండిషన్ లో దీని నుండి పార్షియల్ ప్రెషర్ అంటే టోటల్ ప్రెషర్ ఏమిటో మీరు లెక్కించవచ్చు ఆ వేపర్ సాలిడ్ ీభవించే టెంపరేచర్ లేదా లిక్విడ్ ం ఎయిర్ కి ఆవిరైపోతుంది కాబట్టి బ్యాలన్స్ వద్ద ఇవోల్వ్డ్ వేపర్ మరియు లిక్విడ్ ఫేజ్ కు సంబంధించిన లెక్కించడానికి తెలియని టెంపరేచర్ మరియు ప్రెషర్ వద్ద ఫ్లాష్వెపరైజెషన్ంలో తెలిసిన కంపొజిషన్ యొక్క లిక్విడ్ ం వెలిగినప్పుడు మీరు మెటీరియల్ బ్యాలన్స్ తో కలిసి వచ్చే ఈక్వేషన్ ాన్ని ఉపయోగించాలి ఇప్పుడు ఫ్లాష్వెపరైజెషన్ంలో మెటీరియల్ బ్యాలెన్స్ ఒక వేపర్ కారకం ఉందని అనుకుందాం మరియు ఈ వేపర్ కారకంలో లిక్విడ్ ఫీడ్ కొంత కంపొజిషన్ తో వస్తుంది మరియు ఆవెపరైజెషన్ ఎనర్జీ ప్రోసెస్ లో మీరు కొంత టోటల్ పై నుండి బయటకు వస్తారని చూస్తారు ఈ యూనిట్ వేపర్ కారకం మరియు కొంత టోటల్ తెలియని టోటల్ ప్రెషర్ మరియు టెంపరేచర్ వద్ద లిక్విడ్ కంపొజిషన్ గా దిగువ నుండి బయటకు వస్తాయి ఇప్పుడు ఈ సందర్భంలో ఆ ఫీడ్ టోటల్ మరియు వేపర్ టోటల్ మరియువెపరైజెషన్ం తరువాత లిక్విడ్ టోటల్ ఏమిటి అది మీకు తెలియకపోతే అది కనీసం 1 వేరియబుల్స్ అందించిన తర్వాత మీరు మెటీరియల్ బ్యాలెన్స్ చేయాలి కాబట్టి దాని ఆధారంగా మేము ఈవెపరైజెషన్ం కోసం టోటల్ మెటీరియల్ బ్యాలెన్స్ చేస్తే ఎవరు L V కి సమానంగా వ్రాయగలరు మరియు మీరు కాంపోనెంట్ మెటీరియల్ బ్యాలెన్స్ చేస్తే కూడా మేము ఈ విధంగా పార్ట్ i కోసం వ్రాయవచ్చు మేము ఈక్విలిబ్రియం పరికండిషన్ ని జోడిస్తున్నందున అది మనకు తెలుసు కాబట్టి ఈ yi యొక్క ప్రత్యామ్నాయం యొక్క ఈ కాంపోనెంట్ మెటీరియల్ బ్యాలెన్స్ యొక్క ఈ ఈక్వేషన్ ాన్ని మేము వ్రాయవచ్చు ఇక్కడ మీరు Kixi సమానంగా తెలుసు చివరకు మీరు ఇక్కడ వ్రాయవచ్చు ఈ ఈక్వెషన్ లో ఇప్పుడు ఈ ఈక్వెషన్ నుండి మేము దానిని వ్యక్తపరచగలమని మీరు చూస్తారు మీరు దీన్ని పొందవచ్చు లేదా మీరు దీన్ని ఇక్కడ పరంగా వ్యక్తీకరించవచ్చు కాబట్టి ఈ సందర్భంలో మీరు ఈ xi కి కొత్తగా ఉంటే మరియు వేపర్ ఫేజ్ లో ఈక్విలిబ్రియం కండిషన్ లో ఉంటే అన్ని పార్ట్శ్ ు కంపొజిషన్ 1 వరకు ఉంటుంది అప్పుడు మీరు y యొక్క సమ్మషన్ 1 కు సమానంగా ఉంటుందని చూడవచ్చు కాబట్టి మీరు ప్రత్యామ్నాయం చేస్తే ఈ మెటీరియల్ బ్యాలెన్స్ ఈక్వెషన్ నుండి మరియు ఈ స్లైడ్లో ఆ ఈక్వేషన్ ాన్ని ఇక్కడ చూపిన విధంగా మీరు ఇక్కడ వ్యక్తీకరించవచ్చు మరియు ఇక్కడ ఈ సందర్భంలో మేము వ్రాయవచ్చు కాబట్టి ఇక్కడ l ద్వారా F మీకు తెలియదు లిక్విడ్ టోటల్ ఎంత మరియు మీకు తెలియని విశ్వాసం యొక్క పరిమాణం ఎలా ఉంటుంది కానీ వేపర్ కంపొజిషన్ వేపర్ కంపొజిషన్ టోటల్ మీకు తెలిస్తే మీరు లెక్కించవచ్చు ఒక ఎల్ లేదా L V F లేకుండా మీరు మెటీరియల్ బ్యాలెన్స్ నుండి లెక్కించవచ్చు లేదా B మరియు l నుండి మీరు లెక్కించగలిగేది మీకు ఇవ్వబడుతుంది కాబట్టి ఈ సందర్భంలో ఇక్కడ చూపిన విధంగా ఈ ఈక్వెషన్ L V F మీరు ఆ L మరియు F విలువను మారుస్తూ ఉంటే మరియు సంబంధిత మీరు ఈ సమ్మషన్ను లెక్కిస్తారు మీకు తెలుసా ఆంటోయిన్ ఇక్కడ మీరు చూస్తారు పర్టిక్యూలర్ లిక్విడ్ ం మరియు అది అల్ అని మీకు తెలుసు మరియు మీకు విలువ తెలిస్తే మీరు సబ్మిషన్ ను చూస్తారు మీకు తెలుసా 1 కావడం మీకు తెలుస్తుంది కాబట్టి ఆ పర్టిక్యూలర్ కండిషన్ లో మీకు లిక్విడ్ విలువ తెలుసు మరియు ఫీడ్ టోటల్ తెలుస్తుందని మీకు తెలుసు మరియు ఆ పరికండిషన్ కూడా అక్కడ కంపొజిషన్ ఏమిటో మీరు చెప్పగలరు కాబట్టి దాని ప్రకారం మీరు కలిగి ఉంటారు వేపర్ ఫేజ్ మరియు లిక్విడ్ ఫేజ్ లో ఏమి కంపోజ్ చేయబడుతుందో మీకు తెలుసు కాబట్టి ఇది బేసిక్ ంగా టోటల్ మెటీరియల్ బ్యాలన్స్ ను బట్టి ఉంటుంది కాబట్టి ఈ ఫ్లాష్ వేపర్ కారకం యొక్క మెటీరియల్ బ్యాలెన్స్ ఆధారంగా ఒక ఉదాహరణ చేద్దాం ఇప్పుడు ఆ నైట్రోజన్ మరియు హైడ్రోజన్ నుండి అమ్మోనియా సిన్తసిస్ సమయంలో ఉత్పత్తులు చల్లబడి పనిచేసే పార్షియల్ కండెన్సర్లో వేరు చేయబడతాయి 33 33 డిగ్రీల సెల్సియస్ మరియు 138 బార్ అబ్సల్యూట్ ఇక్కడ స్లైడ్లో క్రింద చూపిన విధంగా ఇప్పుడు ఈ సందర్భంలో వేపర్ మరియు లిక్విడ్ ఫ్లో ల కంపొజిషన్ ను లెక్కించండి సంశ్లేషణ కోసం వంద మిల్లు ఫీడ్ ప్రాసెస్ చేయబడిందని భావిస్తారు ఇప్పుడు ఇక్కడ x మీకు ఇవ్వబడింది మరియు కంపొజిషన్ లు నైట్రోజన్ హైడ్రోజన్ అమ్మోనియా ఎయిర్ మీథేన్ మరియు వేపర్ కంపొజిషన్ లో ఆ కంపొజిషన్ ను 1 2 3 గా సూచిస్తే ఆ నైట్రోజన్ హైడ్రోజన్ అమ్మోనియా మరియు మీథేన్ వేపర్ లో ఫేజ్ కంపొజిషన్ ఉంటుంది ఇది మీకు తెలియదు టోటల్ వేపర్ టోటల్ కావాలని ఇది మీకు తెలియదు మీరు లిక్విడ్ ఫేజ్ లో కూడా ఇదే విధంగా కనుగొనవలసి ఉంది L టోటల్ మీకు తెలియదు మరియు కంపొజిషన్ సంబంధిత పార్ట్శ్ ు కావు మీకు తెలిసినది కాని మా తుపాకీ కోసం అమ్మోనియా కోసం హైడ్రోజన్ కోసం మరియు మీథేన్ కోసం ఇవి మీకు నైట్రోజన్ కోసం ఈక్విలిబ్రియం కాన్స్టాంట్ ఇవ్వబడతాయి కాబట్టి వీటితో పారామీటర్ లేదా ఆ డేటా మీకు తెలుసు వేపర్ మరియు లిక్విడ్ ఫ్లో ల కంపొజిషన్ మీకు తెలిసి ఉండాలి మొదట మీరు టోటల్ మెటీరియల్ బ్యాలెన్స్ చేయాలి ఇప్పుడు ఈ మెటీరియల్ బ్యాలెన్స్ 100 V L కి సమానంగా ఉంటుందని అస్సుమ్ ఈక్వేషన్ నెంబర్ 1 లో ఎందుకంటే ఇది V L అవుతుంది అంటే మీ ఇన్పుట్ మెటీరియల్ బ్యాలెన్స్ కాన్సెప్ట్ అయిన టోటల్ అవుట్పుట్కు సమానంగా ఉంటుంది కాబట్టి మేము V L కి వెళ్తున్నట్లు వందగా రావాలి ఇప్పుడు ఆ తర్వాత మీరు ఈ పోర్ నైట్రోజన్ వంటి ప్రతి భాగానికి కాంపోనెంట్ మెటీరియల్ బ్యాలెన్స్ చేయాలి ఈ కంపొజిషన్ కింద మీరు చేయగలిగే కాంపోనెంట్ మెటీరియల్ బ్యాలెన్స్ ఏమిటో మీకు తెలిసిన ఇన్లెట్ ఫేజ్ లో ఇవ్వబడింది కాబట్టి మీకు తెలిసిన అవుట్లెట్ ఫేజ్ లో అది ఇవ్వబడలేదు ఇతర పార్ట్శ్ కు కూడా అదేవిధంగా y1 మరియు x1 గా ఉండాలని మీరు భావిస్తున్నారా హైడ్రోజన్ కోసం ఇది అమ్మోనియాకు మీ మెటీరియల్ బ్యాలెన్స్ ఇది ఆర్గాన్ కోసం మీ మెటీరియల్ బ్యాలెన్స్ ఇది మీ మెటీరియల్ ం బ్యాలెన్స్ మరియు మీథేన్ కూడా ఈ మెటీరియల్ బ్యాలెన్స్ ఈక్వెషన్ లో మీ మెటీరియల్ బ్యాలెన్స్ సపోర్ట్ నైట్రోజన్ స్లైడ్లో ఈక్వేషన్ నెంబర్ 2 నుండి 6 వరకు ఇవ్వబడింది ఇప్పుడు మీరు వీటి యొక్క సమ్మేషన్ చేయవలసి ఉంది వేపర్ ఫేజ్ లో మోల్ వర్గాలు మరియు వేపర్ సమ్మేషన్ న్లో లిక్విడ్ ఫేజ్ మీకు తెలిసిన వేపర్ ఫేజ్ పోటీ 1 కి సమానంగా ఉంటుంది మరియు లిక్విడ్ ఫేజ్ కంపొజిషన్ యొక్క సమ్మేషన్ 1 కి సమానంగా ఉంటుంది ఇప్పుడు ఈక్విలిబ్రియం పరిస్థితులలో yi Kix సమానంగా ఉంటుందని మీకు తెలుసు yi Kixi సమానమని మాకు తెలుసు అది ఈక్విలిబ్రియం కండిషన్ ఇప్పుడు ఈ ఈక్విలిబ్రియం ఈక్వెషన్ ఆధారంగా మీరు ప్రతి భాగానికి వ్యక్తపరచాలి నైట్రోజన్ కోసం ఈక్విలిబ్రియం ఈక్వెషన్ ఎలా ఉంటుంది అది 66 67 కు x1 లోకి వెళ్లాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారో ఇవ్వబడింది ఇక్కడ 66 67 ఈ నైట్రోజన్ యొక్క ఈక్విలిబ్రియం కాన్స్టాంట్ ఉన్నాయి అదేవిధంగా ఇతర పార్ట్శ్ కోసం మీరు హైడ్రోజన్ కోసం హైడ్రోజన్ కూడా yi అని తెలుసుకోవచ్చు అదేవిధంగా అమ్మోనియాకు అదేవిధంగా ఆర్గాన్ కోసం మీథేన్ కోసం అక్కడ ఈక్విలిబ్రియం రిలేషన్స్ లేదా ఈక్వేషన్ ాలు ఎలా ఉంటాయి కాబట్టి స్లైడ్లలో చూపిన విధంగా మీథేన్లో నైట్రోజన్ యొక్క సంబంధిత పార్ట్శ్ కోసం ఈ ఈక్వేషన్ నెంబర్ 9 నుండి 13 వరకు వ్యక్తీకరించబడుతుంది తరువాత మీరు ఈ ఈక్వేషన్ ాన్ని 2 నుండి 6 వరకు రి అరెన్జిoగ్ ద్వారా వ్యక్తీకరించాలి మీకు x1యొక్క ఎక్కువ పార్ట్ తెలుసు y1 యొక్క ఎక్కువ కాన్స్టాంట్ వారు ఏమి చేయాలి y2 అదేవిధంగా x2 y2 అదేవిధంగా x4 y4 మరియు x5 y5 కూడా ఏమి ఉండాలి కాబట్టి ఈ ఈక్వేషన్ నెంబర్ 14 నుండి 18 వరకు లిక్విడ్ కంపొజిషన్ మరియువెపరైజెషన్ం యొక్క తెలియని విలువల ద్వారా ఆ మెటీరియల్ బ్యాలన్స్ ఆధారంగా ఎక్కువ పార్ట్శ్ ు ఏమిటో మీరు వ్యక్తీకరించవచ్చు కాబట్టి ఈ కోణం ద్వారా మీకు 14 నుండి 18 వరకు ఈక్వెషన్ తెలుసు ఈక్విలిబ్రియం రిలేషన్స్ 9 అనే ఈక్వేషన్ నెంబర్ తో ఈ విషయాలను ఇక్కడ క్రమాన్ని మార్చండి అని మేము మీకు తెలుసు 2 ఇది నిలుపుకోగలదు మరియు అదేవిధంగా కాంపోనరీ కోసం వీటిని x కాంపోనెంట్ మరియు 5 వ పార్ట్ కోసం అలాగే ఉంచవచ్చు ఇప్పుడు మీకు తెలిసినవన్నీ అన్ని పార్ట్శ్ కు లిక్విడ్ ఫేజ్ కంపొజిషన్ మీరు సమ్ చేస్తే అది అవుతుంది 1 గా వస్తోంది అదేవిధంగా ఫేజ్ ల కంపొజిషన్ కు ముందు మీరు ఇక్కడ పరిగణనలోకి తీసుకుంటే yi యొక్క సమ్మషన్ 1 కి సమానంగా ఉంటుంది కాబట్టి 1 గాని మీరు ఒక పర్టిక్యూలర్ వేపర్ మొత్తాన్ని మరియు లిక్విడ్ మొత్తాన్ని పరిగణించవచ్చు అప్పుడు లిక్విడ్ మరియు వేపర్ రేషియో మీకు ఇస్తుంది ఈ xi యొక్క సమ్మషన్ 1 కి ఈక్వల్ లేదా అదేవిధంగా yi 1కాబట్టి దీని ఆధారంగా మీరు వేపర్ మరియు లిక్విడ్ మొత్తాన్ని తెలుసుకున్నారని మీరు చూస్తారని మీరు చెప్పవచ్చు xi యొక్క ఈ యి సమ్మషన్ యొక్క సమ్మషన్ yi ఇప్పుడు లిక్విడ్ మొత్తాన్ని మరియు వేపర్ మొత్తాన్ని మార్చడం ద్వారా ట్రయల్ మరియు ఎర్రర్ పద్ధతి ద్వారా 1 కి సమానంగా ఉంటుంది మీకు తెలిసిన సుమారు 1 తెలుస్తుందని మీరు చూస్తారు మీరు 100 నుండి 1 అని చెప్పలేరు కాని మీకు 1 విలువ తెలుసు అని అర్ధం చేసుకోవటానికి మీకు చాలా తక్కువ మీన్స్ ఉంటుంది అంటే 1 001 లేదా 0 కాబట్టి ఎప్పుడు రాబోతున్నాడో అంటే 1 కి దగ్గరగా ఉండవచ్చని మీరు చెప్పవచ్చు ఆ పర్టిక్యూలర్ వేపర్ మరియు లిక్విడ్ ంలో మీకు టోటల్ తెలుసు మేము మీకు ఇస్తున్నాము ఇది మీకు ఉత్తేజపరిచే సమ్మేషన్ లేదా సమ్మేషన్ యొక్క ఈక్వాలిటీ మీకు తెలుస్తుంది ఇప్పుడు దీని కోసం ఖరారు అయిన తర్వాత మీకు ఇక్కడ లిక్విడ్ మరియు వేపర్ టోటల్ తెలుసు ఈ టోటల్ లో అది ఏమిటో మనం చూడవచ్చు మీకు తెలుసా వేపర్ కంపొజిషన్ మరియు ఇక్కడ అన్ని పార్ట్శ్ కు లిక్విడ్ కంపొజిషన్ మీకు తెలుసు నైట్రోజన్ కోసం మరియు హైడ్రోజన్ కోసం మరియు అమ్మోనియా ఆర్గాన్ మరియు అక్కడ మీథేన్ కోసం కాబట్టి ఆ విలువను పెంచడం ద్వారా అవి వరుసగా ఉన్నాయని మీరు తెలుసుకోవచ్చు ఈ ఈక్వేషన్ నెంబర్ 14 లోని సంబంధిత ఈక్వెషన్ లో లిక్విడ్ మరియు వేపర్ టోటల్ మీకు 18 తెలుసు కాబట్టి ఈ విధంగా మీరు ఈ లిక్విడ్ ం మరియు వేపర్ మొత్తాన్ని ఈ యూనిట్ ద్వారా తెలుసుకోవచ్చని మీరు లెక్కించవచ్చు వెపరైజెషన్ం ఈ మెటీరియల్ బ్యాలన్స్ తో ఒక వేపర్ కారకంలో మీకు తెలుసు కాబట్టి ఈ మెటీరియల్ బ్యాలన్స్ ద్వారా టెంపరేచర్ మరియు ప్రెషర్ ఈక్విలిబ్రియం కండిషన్ లో కూడా మీకు తెలుసని తెలుసుకోవడానికి వేపర్ కంపొజిషన్ మరియు లిక్విడ్ కంపొజిషన్ మీకు తెలుసని ఎలా పరిష్కరించాలో మీకు తెలుసని నేను అర్థం చేసుకున్నాను ప్రతి వేపర్ నుండి వేపర్ కంపొజిషన్ లిక్విడ్ కంపొజిషన్ ను ఎలా లెక్కించాలి మీకు ప్రెషర్ తెలుసు లేదా మీ నుండి డ్యూ పాయింట్ టెంపరేచర్ లేదా టెంపరేచర్ కంటే ఎక్కువ తెలుసు అని మీకు తెలుసు నేను అనుకుంటున్నాను డ్యూ పాయింట్ టెంపరేచర్ ను ఎలా కనుగొనాలో మీకు అర్థమైందని మీకు తెలుసు ఆంటోయిన్ యొక్క ఈక్వెషన్ ద్వారా వేపర్ ప్రెషర్ లెక్కించడం ద్వారా బబుల్ పాయింట్ టెంపరేచర్ లు ఉన్నాయని మీకు తెలుసు మీ యొక్క ఈక్విలిబ్రియం కండిషన్ లో మీకు ఈక్వాలిటీ తెలిస్తే పార్ట్శ్ పార్షియల్ ప్రెషర్ సమర్పించడం మీకు తెలుసు కాబట్టి ప్రెషర్ ఉంటుంది అప్పుడు పార్షియల్ ప్రెషర్ మీకు తెలిసిన దానితో సంబంధం కలిగి ఉంటుంది అక్కడ వేపర్ ప్రెషర్ కాబట్టి తదనుగుణంగా మీరు కొత్త మొక్క ఏమిటో లేదా ఆ వేపర్ ప్రెషర్ ఆధారంగా బబుల్ పాయింట్ టెంపరేచర్ మీకు తెలిసిన వేపర్ కి లెక్కించవచ్చు అందువల్ల మీ పాఠ్యపుస్తకంలో ఇవ్వబడిన కొన్ని ఉదాహరణ మరియు మీకు తెలిసిన దాని గురించి మరింత తెలుసుకోండి ఫ్లాష్వెపరైజెషన్ం మీరు దీని నుండి మరింత సమాచారం పొందవచ్చు మీకు తెలుసా పాఠ్యపుస్తకం తీసుకోవచ్చు పుస్తకాలను కూడా ఇక్కడ ప్రస్తావించండి తరువాతి తరగతిలో నేను ఎనర్జీ ప్రిన్సిపల్స్ కు సంబంధించి మీకు తెలుసా వివరించాను మీకు తెలుసా అక్కడ కూడా మేము ఆ క్రొత్త మాడ్యూల్ను ప్రారంభిస్తాము మరియు దాని కింద మీకు తెలుసా ప్రిన్సిపల్స్ ఎనర్జీ ఎనర్జీ కోసం ఆ మెటీరియల్ బ్యాలన్స్ ను ఎలా చేయాలో మరియు కొన్ని మీకు తెలుసా వివిధ రకాలైన ఎనర్జీ మరియు అది ఎలా ఉంటుందో మీకు తెలుసా దానిని లెక్కించడానికి ఉపయోగిస్తారు మీకు తెలుసా మెటీరియల్ బ్యాలన్స్ మరియు లేదా మీకు తెలుసా ఈ ఎనర్జీ బ్యాలన్స్ అవసరం మేము తదుపరి ఉపన్యాసం గురించి చర్చిస్తాము ధన్యవాదాలు